నేను మరి ఒకసారి తులనాత్మక పట్టిక చూపిస్తాను మనము ఏం చేశామంటే మార్పును లెక్క కట్టాం మరియు మార్పు శాతము కొరకు కనుగొన్నాము ఆపై సంక్షిప్త నగదు ప్రవాహం కోసం ఇది సాధారణ పరిమాణం లాభము మరియు నష్టము తర్వాత ధన ప్రవాహం

ఇప్పుడు మనము ఏమి చేద్దాం అంటే నిలువు విశ్లేషణ ఉన్నది దీనిని ప్రింట్ తీసుకోండి ఇప్పుడు లాభము మరియు నష్టము తో భాగిస్తే వస్తుంది కనుక లావాదేవీల ఖర్చు మరియు మిగిలిన సంఖ్యలు మొత్తానికి శాతంలో ఇవ్వబడ్డాయి బాగా అర్థం కావడానికి మీరు శాతంలో మార్చుకోవచ్చు ఇది చూడడానికి బాగా కనిపిస్తుంది కనుక లావాదేవీల ఖర్చులు శాతంలో పెరిగింది నిజానికి మీరు చూసినట్లయితే డబ్బు వాళ్లు ఎక్కువ పొందలేదు కానీ ఆదాయం తగ్గడం వలన వారు తమ ఖర్చులను తగ్గించ లేక పోవడం వలన ఆదాయం తగ్గడం వలన అందువల్ల వారి శాతము పెరిగింది ఇది అవగాహనకు ఒక పద్ధతి ఉద్యోగి అవసరాలు శాతము కొద్దిగా పెరిగింది కనుక చాలా సంఖ్యలు ఇప్పుడు మీరు శాతము రూపములో పొందవచ్చు లాభం మీకు కావాలంటే లాభం పన్నులు తీయక ముందు 9 శాతం నుండి నాలుగు శాతానికి తగ్గింది ఈ విధముగా ఇప్పుడు రకరకాల నిష్పత్తులు లెక్కించవచ్చు మీరు నికర లాభ లాభదాయకత నిష్పత్తి కావు కానీ ఇది అదే కంపెనీకి సంబంధించినది కావున ఇది సాధ్యం అయినది కానీ మీరు మిగతా కంపెనీలతో పోల్చాలనుకుంటే ఆ పరిశ్రమలో ఇది అర్థవంతం కాదు కానీ ఇప్పుడు మనము వేరే కంపెనీలతో పోల్చవచ్చులేదా ఆ పరిశ్రమ సరాసరి కూడా మన ఖర్చులు తెలుసుకోవడానికి మిగిలిన వాళ్ళతో పోల్చుకో వడానికి సరి చూడవచ్చు దీనినే సాధారణ పరిమాణం లాభము మరియు నష్టము చేద్దాం ఇప్పుడు మనము రెండు సంవత్సరాలకు మిగులు పత్రము నందు ఉన్నది మిగులు పత్రము వచ్చింది మీరు చూస్తున్నారు కనుక మూడు మాత్రమే డబ్బు యజమానుల వల్ల కట్టబడింది అందులో 44 శాతం నిల్వలు 33 నుండి 24 కు తగ్గాయి

స్వల్పకాలిక రుణాలు అవి ముందు 20 శాతం ఇప్పుడు అవి 28 శాతం అయ్యాయి మీరు పరిగణించబడే ఆస్తులు చూసినట్లయితే అవి మొత్తము ఆస్తులు మీద 80 ఇది మంచి గుర్తు సాధారణంగా అవును ఎందుకంటే ఇది షిప్పింగ్ కంపెనీ వారు ఎక్కువ సొమ్ములు షిప్ లు కొనుగోలుకు పెట్టుబడి పెట్టాలి వాళ్లకు స్వంత షిప్ లు ఉన్నాయి అందువల్ల ఈ శాతం ఎక్కువ ఎంత అంటే 80 మిగిలిన చాలా సంఖ్యలు చాలా చిన్నవి సొమ్ము సమానములు చాలా తక్కువ

ఇది తులనాత్మక మిగులు పత్రము కు వెళ్దాం ఇప్పుడు మనం రెండు సంవత్సరముల ధన ప్రవాహం వివరణ లో ఇది రుణాత్మక మొత్తము మీకు అర్థమైందా ఇప్పుడు తరువాత లెక్కకు వెళదాం మనము ఐదు ప్రగతి గాంచిన భారతీయ షిప్పింగ్ కంపెనీలు ఆర్థిక వివరణలు శాతములో చూద్దాం వాటి ఆదాయంలు చూసినట్లయితే పన్ను తీసిన తరువాత ఆదాయం తో భాగిద్దాము మరియు శాతంలో మార్చబడిన విషయాన్ని పెడుతున్నాను నేను ఇక్కడ శీర్షిక పోల్చడానికి చాలా మంచిది మరియు సరైనది ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి చూద్దాం ఇక్కడ మనము నికర లాభాలు చూద్దాం మరియు వివిధ రకాల ముడి సరుకులు నుండి తీసుకుంటున్నారు నేను అనుకుంటున్నాను అవి పోల్చడానికి అనువుగా ఉన్నాయి మనం ముడి సరుకులు తీసుకుందాము ముడి సరుకులు ధర చాలా తక్కువ కానీ రిలయన్స్ నావల్ ఆ పరిశ్రమ వేరే విధంగా ఉంది అందువల్ల వాళ్లు చాలా ఎక్కువ ముడి సరుకులు ధర లను కూడా పొంది ఉన్నారు కానీ షిప్పింగ్ కార్పొరేషన్ కు పెద్ద మొత్తం ఖర్చులులో కాకుండా తయారీలో ఉంది కానీ అవి వేరే విధంగా విభాగము చేయవచ్చు మీరు ఇప్పుడు ఆదాయంకు వెళ్ళినట్లయితే లావాదేవీల ఆదాయము మరలా మనము అదే సంఖ్యను పొందాము వడ్డీ ఖర్చులు రిలయన్స్ కు మైనస్ 97 మిగిలిన కంపెనీలకు ఆ సంఖ్యలు సుమారుగా ఒకటే తరుగుదల 16 శాతం కానీ రిలయన్స్ కు చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే వాళ్లు ఎక్కువ ఖరీదైన షిప్ కొన్నారు మరియు వడ్డీ భారము కూడా చాలా ఎక్కువ మీరు చూడవచ్చు రిలయన్స్ ఖరీదైన షిప్ ఎక్కువ వడ్డీ చెల్లించి తీసుకుంది ఇప్పుడు పన్ను తీయక ముందు ఆదాయం ఐదు శాతం మాత్రమే కానీ గుజరాత్Pipavav మరియు GE షిప్పింగ్ లకు చాలా మంచి ఆదాయము ఉంది మరియు రిలయన్స్ రుణ సంఖ్య పొంది ఉంది ఇందువల్ల మీరు మనసులో ఉంచుకోవాలి 5 షిప్పింగ్ కంపెనీలు ఒకే రకమైన పనులు చేస్తున్నప్పటికీ అవి వేరేగా ఉన్నాయి కొన్ని వేరే విధంగా పనిచేస్తున్నాయి ఎలా అంటే గుజరాత్ Pipavav ఎక్కువ లాభాలు పొందుతున్నాయి ఇప్పుడు పన్ను తీయక ముందు ఆదాయము పోల్చడానికి సహాయ పడుతున్నాయి మనము మిగులు పత్రము ద్వారా వేర్వేరు రకాలుగా ఆర్థికంగా పోల్చవచ్చు మరియు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మీకు తెలుసు మిగులు పత్రము లోని ప్రతి సంఖ్య మొత్తం ఆస్తులు మరియు అప్పులుతో పోల్చవచ్చు మనము ఇదివరకే జి షిఫ్టింగ్ క్షమించాలి షిప్పింగ్ కార్పొరేషన్ కొరకు చేసాము ఇప్పుడు ఇలాగే వేరే పరిశ్రమలకు మీరు చేయగలరు మనము వాస్తవ గణాంకాలను దాచి నేను అనుకుంటున్నాను వాటిని దాచకుండా ఎందుకంటే మనము సహజ సంఖ్యలు శాతము రూపములో కొంత సమయం చూద్దాం మీరు పెట్టుబడిదారి సొమ్ము మరియు GE కు చాలా మిగులు నిధులు ఉన్నాయి రిలయన్స్ లో ఆ మిగులు చాలా తక్కువ ఆ కంపెనీ చాలా కాలంగా నష్టాలలో ఉంది చూడండి నేను రిలయన్స్ పరిశ్రమ గురించి చెప్పడం లేదు ఇది రిలయన్స్ నావెల్ అనిల్ అంబానీ కంపెనీ నికర విలువ షిప్పింగ్ కార్పొరేషన్ కు చాలా ఎక్కువ నేను ఇది గుజరాత్ Pipavav కు 0 అనుకుంటున్నాను ఇవి రకరకాల ఫైనాన్స్ పద్ధతులు చూపెడతాయి ఇది పెట్టుబడిదారుల ఫైనాన్స్ కంపెనీ మీరు ఈ కంపెనీలో అప్పు చూడలేరు కానీ జి షిఫ్టింగ్ కు చాలా పెద్ద మొత్తంలో అప్పు ఉంది రిలయన్స్ కు కూడా అప్పు ఎక్కువ వాళ్లకు మొత్తం ఆస్తి లో సుమారు 1000 100 నికర విలువ ఉంది ఎనిమిది రెట్లు అప్పు ఉంది మరియు శ్రేయస్ కు చాలా తక్కువ అప్పు ఉంది మీరు వారి స్థూల సమూహము చూసినట్లయితే షిప్పింగ్ కార్పొరేషన్ కు స్థూల సమూహం ఎక్కువ ఎందుకంటే వారికి స్వంత షిప్పు లు ఉన్నవి ఇవి GE కు కొంచము తక్కువ మరియు మిగిలిన కంపెనీలు కూడా తక్కువ కలిగి ఉన్నాయి అందువల్ల మీకు అర్థమవుతుంది వేరే కంపెనీలు వాళ్ల ఆస్తులను ఉపయోగించడంలో చాలా సమర్థవంతమైనవి ఇది ముఖ్యంగా షిప్పింగ్ కార్పొరేషన్ ఇప్పుడు మనము సంఖ్యలు దాచి శాతములులో పోలిక చూడడానికి వెళదాము ఇప్పుడు ఇది శాతములు లో మార్చుకోండి మీరు చూడగలరు ఈ షిప్పింగ్ కార్పొరేషన్ నాలుగు శాతం మాత్రమే పెట్టుబడిదారుల నిల్వలు 33 GE షిప్పింగ్ కు ఇది 53 వర్సెస్ 43 మీకు గుర్తు ఉంటే రుణ ఈక్విటీ కు ఇది 39 బై 64

ఇప్పుడు మీరు స్థూల సమూహము కలిగి ఉంది మొత్తము స్థిరాస్తి 20 శాతం ఒకే విధంగా ఉంది ప్రస్తుత అప్పులు పోల్చవచ్చు అది విశ్లేషణకు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది మనము మరి కొన్ని కంపెనీలకు రాబోవు తరగతులలో విశ్లేషణ తెలుసుకుందాం అప్పటివరకూ నమస్తే కృతజ్ఞతలు